కాబట్టి ఈ మాడ్యూల్లో మనం కొన్ని కంప్యూటేషనల్ ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ అప్లికేషన్ల గురించి మరియు ముఖ్యంగా విలోమ ఇమేజింగ్ అనే ఆసక్తికరమైన పరిశోధనా ప్రాంతం గురించి మాట్లాడుతాము ఇమేజింగ్ అనే పదాన్ని మనమందరం విన్నాము మరియు సాధారణంగా కెమెరా ఫోటోగ్రాఫ్లు తీయడం మీకు తెలుసని మేము అనుకుంటాము కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మైక్రోవేవ్లను ఉపయోగించి అదే విధమైన పనిని సాధించవచ్చా అదే మేము అన్వేషించడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు మరియు కొన్ని సవాళ్లు చూద్దాం కాబట్టి ముందుగా విలోమ ఇమేజింగ్ అంటే ఏమిటి కాబట్టి మీరు ఇప్పటివరకు ఈ కోర్సును పూర్తిగా ఫార్వార్డ్ సమస్యలకు సంబంధించి చూసారు నేను ఫార్వర్డ్ ప్రాబ్లమ్ని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటి మీకు ఇచ్చిన పర్మిటివిటీ మీకు తెలుసు మీకు E ఇన్సిడెంట్ కూడా ఇచ్చారని చెప్పుకుందాం ఈ రెండు మీకు ఇవ్వబడ్డాయి మరియు మీరు రేడియేటెడ్ లేదా స్కాటర్డ్ ఫీల్డ్ ను సరిగ్గా కనుగొనాలి ఇది మేము సమగ్ర సమీకరణ పద్ధతులు పరిమిత మూలకం పద్ధతి మరియు పరిమిత వ్యత్యాస సమయ డొమైన్ పద్ధతిలో చేసాము మరియు మీరు పూర్తి స్థాయిని కలిగి ఉన్న సమీకరణాల మ్యాట్రిక్స్ సిస్టమ్ని పొందుతారని కూడా మాకు తెలుసు మరియు అందుచేత దానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉంది కాబట్టి మీరు మునుపటి మాడ్యూల్స్లో అధ్యయనం చేసిన ఒక ప్రత్యేకత సిద్ధాంతం కూడా ఉంది ఇది ప్రత్యేకమైన పరిష్కారానికి నిర్దిష్ట షరతులు ఉన్నాయని మాకు తెలియజేస్తుంది ఇంజినీరింగ్ దృక్కోణం నుండి విలోమ సమస్య అని పిలువబడే మరింత ఆసక్తికరమైన సమస్య కాబట్టి విలోమ సమస్యలో ఏమి జరుగుతుంది నాకు స్కాటర్డ్ క్షేత్రం ఇవ్వబడింది కాబట్టి ఇది నాకు ఇవ్వబడినది మరియు ప్రశ్న స్థలం యొక్క విధిగా పర్మిటివిటీ అంటే ఏమిటి కాబట్టి ఇది ఉపయోగకరంగా ఉండే మూడు రకాల ఉదాహరణలు మీకు కనీసం తెలుసు ఉదాహరణకు ఖననం చేయబడిన ల్యాండ్ మైన్ డిటెక్షన్ కాబట్టి మీకు ఇక్కడ కొంత స్థలం ఉందని ఇక్కడ కొంత ల్యాండ్మైన్ ను పాతిపెట్టారని మరియు మీ వద్ద ఉన్నది ఒక రకమైన సెన్సార్ అని మీకు తెలుసు కాబట్టి దీనిని యాంటెన్నా అర్రే లాగా భావించవచ్చు కాబట్టి వారు ప్రతిచోటా ఫీల్డ్లను పంపుతున్నారు మరియు ఈ వస్తువును సరిగ్గా తాకినప్పుడు ఏమి జరుగుతుంది కొన్ని ఫీల్డ్లు తిరిగి స్కాటర్డ్ గా ఉంటాయి మరియు ఈ యాంటెన్నా ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ రెండూ ఉన్నాయి కాబట్టి అది ఏమి చేస్తోంది మీరు దానిని గ్రౌండ్ పైకి తీసుకెళ్లి స్కాటర్డ్ ఫీల్డ్లను సేకరించి ఆపై మీరు గణిత సమస్యను పరిష్కరిస్తారు మీరు ఇప్పటికే పేల్చి వేయబడలేదని భావించి స్పేస్ యొక్క విధిగా పర్మిటివిటీని పొందండి కాబట్టి స్పేస్ యొక్క విధిగా ఈ ఎప్సిలాన్ r చాలా ముఖ్యమైనది నేను ఈ డొమైన్లో దీన్ని పొందగలిగితే అంటే నేను ఎప్సిలాన్ r రిలేటివ్ పర్మిటివిటీ యొక్క ఇమేజ్ని పొందాను సాధారణంగా ఈ ల్యాండ్మైన్లు వేర్వేరు పదార్థాలతో తయారు చేయబడతాయని ఇప్పుడు మీకు తెలుసు అది లోహం కావచ్చు ప్లాస్టిక్ పేలుడు పదార్థం కావచ్చు లేదా బురద యొక్క పర్మిటివిటీకి భిన్నంగా ఏదైనా కావచ్చు కాబట్టి ఇది భిన్నమైనదిగా చూపబడాలి ఇక్కడ ఏదో అసాధారణమైన విషయం ఉన్నట్లు నేను చెప్పగలను దాన్ని సరిగ్గా తీయండి అది ఒక అప్లికేషన్ ఇతర అప్లికేషన్ గుర్తించడం ఉదాహరణకు స్ట్రక్చరల్ హెల్త్ అని పిలుస్తారు కాబట్టి స్ట్రక్చరల్ హెల్త్ ఏమిటి ఉదాహరణకు ఏదైనా కావచ్చు సివిల్ ఇంజనీర్లు ఈ రకమైన అప్లికేషన్లను ఉపయోగించే కాంక్రీటులో కొన్ని వంతెనలు లేదా పగుళ్లు మీకు తెలుసు నాకు కొంత నిర్మాణం ఉంది మరియు నేను దానిని సరిగ్గా తెరవలేను అని అనుకుందాం లోడ్ బేరింగ్ వాల్ ఉందని చెప్పుకుందాం దానిలో పగుళ్లు ఉందో లేదో తెలుసుకోవడానికి దాన్ని తెరవండి కానీ నేను εr ని స్పేస్ ఫంక్షన్గా పొందగలిగితే దానికి పగుళ్లు నడుస్తున్నట్లు నేను చూడగలను కాబట్టి ఆ సమాచారం స్కాటర్డ్ ఫీల్డ్లో ఏదో ఒకవిధంగా ఉంది మరియు నేను దానిని తిరిగి పొందాలనుకుంటున్నాను మరియు మరొక ఆసక్తికరమైన సమస్య రొమ్ము క్యాన్సర్ను గుర్తించడం కాబట్టి మేము సరే ముందుకు వెళుతున్నప్పుడు నేను దీని గురించి చాలా మాట్లాడతాను కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుంది మరియు మొదలైనవి కాబట్టి సెటప్ స్పష్టంగా ఉందా విలోమ ఇమేజింగ్ అంటే ఏమిటి విలోమం ఎందుకంటే ఇది విలోమ సమస్య ఇమేజింగ్ ఎందుకంటే మనం పర్మిటివిటీ యొక్క ఇమేజ్ని పొందాలనుకుంటున్నాము మరియు పర్మిటివిటీ సంక్లిష్టంగా ఉండవచ్చు పర్వాలేదు నేను నిజమైన భాగాన్ని పొందుతాను మరియు నేను ఊహాత్మక భాగాన్ని పొందుతాను కాబట్టి విలోమ ఇమేజింగ్ అంటే అదే కాబట్టి నేను చెప్పినట్లు మేము రొమ్ము క్యాన్సర్ గురించి ఎక్కువగా మాట్లాడుతాము కాబట్టి ఇది మనమందరం తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు ఇటీవల భారతదేశంలోని AIIMS చేసిన ఒక అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ సంభవం మరియు మరణాల రేటు రెండింటిలోనూ భారతీయ మహిళల్లో అత్యధికంగా ఉంది ఇంతకుముందు ఇది సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు ఇది బ్రెస్ట్ క్యాన్సర్ మరియు వారిలో మీకు విస్తరించిన కుటుంబాలు అని మనందరం విన్నాము స్నేహితుల సర్కిల్లో ఈ మధ్య కాలంలో ఒకరికి ఇది వచ్చింది మరియు చాలా భయంకరమైన విషయం ఏమిటంటే నిష్పత్తి ఉంది దాన్ని మోర్టాలిటీ టు ఇన్సిడెంట్స్ అని అంటారు అంటే 100 మందికి ఈ వ్యాధి వస్తే ఎంతమంది చనిపోయారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఆ సంఖ్య చాలా పెద్దది 66 పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా తక్కువగా ఉంది ఇది 8 సరైనది ఇది గ్రామీణ భారతదేశం మరియు పట్టణ భారతదేశం మధ్య భారీ వ్యత్యాసం కాబట్టి ఆ అధ్యయనం ప్రధాన కారణాలలో ఒకటి రోగనిర్ధారణ సహాయాలు లేకపోవడాన్ని కూడా గుర్తించింది తగినంత స్క్రీనింగ్ జరగడం లేదు మరియు మీరు దాన్ని గుర్తించే సమయానికి చాలా ఆలస్యం అయింది మరియు గ్రామీణ మరియు పట్టణ భారతదేశాల మధ్య ఇంత పెద్ద వ్యత్యాసం ఎందుకు ఉంది అనేది కేవలం దీన్ని త్వరగా పట్టుకోడానికి కొన్ని రకాల డయాగ్నస్టిక్ టూల్ యొక్క ప్రాప్యత మరియు స్థోమత మాత్రమే కాబట్టి ఇది ఒక విధమైన వాస్తవ సమాచారం కాబట్టి ప్రస్తుతం పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం కాబట్టి ఒకటి MRI అనేది మనమందరం MRI టెక్నాలజీ యొక్క అద్భుతాల గురించి విన్నాము కాబట్టి ఇది రొమ్ము సమస్య మాత్రమే కాకుండా మానవ శరీరంలోని ఏదైనా భాగానికి సంబంధించిన చాలా ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది మరియు అది ఒక మార్గం మరియు మరొక మార్గం కుడి వైపున చూపబడిన దానిని X రే అని పిలుస్తారు ఇది మీకు బాగా తెలిసిన విషయం కూడా ఇప్పుడు ఈ రెండు పద్ధతులను మీరు చూడగలిగితే MRI గురించి మాట్లాడుకుందాం వాస్తవానికి ఇది ఖరీదైనది ప్రతి ఒక్కరూ దానిని కొనుగోలు చేయలేరు మరియు దీనికి చాలా సమయం పడుతుంది ఇది యంత్రంలో ఉన్న సమయం మాత్రమే కాదు రోగిని సిద్ధం చేయడానికి చేసే సమయం కూడా మరియు ఇదంతా సమయం తీసుకుంటుంది మరియు దాని భాగం అంటే పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితం చేయబడింది అంటే అటువంటి ఖరీదైన పరికరాలు ఉన్న చోటు ప్రతి గ్రామంలో MRI యంత్రాన్ని కలిగి ఉండాలని ఆలోచించలేము ఈ పరికరం యొక్క నిరంతర ఆపరేషన్ను సరిగ్గా అందించడానికి మీకు విద్యుత్ సరఫరా కూడా లేదు కాబట్టి అది MRI తో సమస్య ఎక్స్ రే సమస్య ఏమిటి విద్యార్థి రేడియేషన్ కాబట్టి ఎక్స్ రే చౌకగా ఉంటుంది అంటే దేశంలోని అనేక ప్రదేశాలలో మీరు ఊహించగలిగేంత ఖరీదైనది కాదు కానీ సమస్య ఏమిటంటే అది రేడియేషన్ నష్టాన్ని కలిగిస్తుంది అందువల్ల వైద్యులు ఎక్కువ ఎక్స్ కిరణాలు చేయవద్దని చెబుతారు మీకు ఇచ్చిన వ్యవధి గురించి మీకు తెలుసు ఎందుకంటే మీరు ఎక్స్ కిరణాలకు ఎంత ఎక్కువ బహిర్గతం చేస్తే అంత ఎక్కువగా జన్యు పరివర్తన జరుగుతుంది మరియు మీరు క్యాన్సర్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ చాలా తరచుగా X కిరణాలు పొందడం వలన మీరు క్యాన్సర్ని పొందడం ముగియవచ్చు కాబట్టి మైక్రోవేవ్ ఏమైనప్పటికీ మాకు సహాయపడగల ప్రశ్న ఇక్కడ ఉంది కాబట్టి వాస్తవానికి మనకు పద్ధతులు అవసరం అంటే మనం సురక్షితంగా ఉండాలి అంటే రేడియేషన్ నష్టం జరగదు మరియు గ్రామీణ భారతదేశం మరియు పట్టణ భారతదేశం మధ్య ఈ పెద్ద విభజనను తగ్గించాలంటే అది తక్కువ ఖర్చుతో కూడుకున్నది వాస్తవానికి నాన్ ఇన్వేసివ్ అనేది ప్రతి ఒక్కరూ సరిగ్గా కోరుకునేది నేను ఈ దాని కోసం తనిఖీ చేయాలనుకున్న ప్రతిసారీ బయాప్సీ చేయకూడదనుకుంటున్నాను కాబట్టి నాన్ ఇన్వాసివ్ అనేది ఎవరూ కాదు మరియు మేము నాన్ ఇన్వాసివ్ ను కోరుకుంటున్నాము కాబట్టి దావా ఏమిటంటే మైక్రోవేవ్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ RF సాంకేతికత కనీసం ఈ రెండు కారణాల వల్ల సంభావ్యతను కలిగి ఉంటుంది మొదటి కారణం ఏమిటంటే RF తరంగాలు మానవ కణజాలాలలోకి చొచ్చుకుపోతాయి మరియు శాశ్వత నష్టాన్ని కలిగించవు కాబట్టి మనం సెల్ఫోన్లను ఉపయోగించడం ప్రారంభించి కనీసం 2 3 దశాబ్దాలుగా ఉన్నాం కాబట్టి అది నిజంగా అసురక్షితమైతే ఇకపై సెల్ ఫోన్లను తమ జేబుల్లో ఉంచుకుంటారని నా ఉద్దేశ్యం కాదు రేడియేటెడ్ పవర్ చాలా ఎక్కువగా ఉండే బేస్ స్టేషన్లకు దగ్గరగా ఎక్కువ సమయం గడిపిన వ్యక్తుల కేసులు నివేదించబడ్డాయి మరియు ఇది కొన్ని ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది అది మరొక విషయం కానీ నేను ఫోన్ నుండి రేడియేషన్ స్థాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు అది సరే అది మనకు చాలా ప్రమాదకరమైనది కాదు కాబట్టి అవి సరైన నష్టాన్ని కలిగించవని మాకు తెలుసు కాబట్టి అది సురక్షితమైనది దానిలో సురక్షితమైన భాగం ఇతర భాగం భాగాలు చాలా చౌకగా ఉంటాయి ఎందుకు ఎందుకంటే టెలికాం మీకు ఈ రోజుల్లో సాధారణ మొబైల్ ఫోన్ ఎంత లభిస్తుంది 1000 2000 రూపాయలకు మీరు పొందగలిగే అత్యంత సాధారణ ఫోన్ RF భాగాలు ట్రాన్స్మిటర్ రిసీవర్ మరియు లోపల ఉన్న RF సర్క్యూట్లు చౌకగా ఉంటాయి లేకుంటే మీరు ఆ ధరకు Wi Fiని ఎలా పొందవచ్చు మేము వెళ్ళే ప్రతి చోట Wi Fi ఉంటుంది మరియు Wi Fi ఏ ఫ్రీక్వెన్సీలో పని చేస్తుంది కాబట్టి ఈ శ్రేణి 1 నుండి 10 గిగాహెర్ట్జ్లో మీరు చవకైన సరైన షెల్ఫ్ భాగాలను పొందవచ్చు మీరు దీన్ని డిజైన్ చేయవలసిన అవసరం లేదు మీరు దానిని కొనుగోలు చేయవచ్చు విద్యార్థి కాబట్టి ఇమేజింగ్ అప్లికేషన్ల ఫ్రీక్వెన్సీ పరిధి ఎంత కాబట్టి ఇమేజింగ్ అప్లికేషన్ల ఫ్రీక్వెన్సీ పరిధి ఎంత కాబట్టి నేను ఇక్కడ పేర్కొన్నట్లుగా మేము దానిని 1 నుండి 10 గిగాహెర్ట్జ్ పరిధిలో ఉంచుతాము సరే విద్యార్థి టెరాహెర్ట్జ్ గురించి ఏమిటి కాబట్టి మీరు బాగా లోతుకు వెళ్ళినప్పుడు టెరాహెర్ట్జ్కి వస్తుంది టెరాహెర్ట్జ్కి ఇతర సమస్యలు ఉన్నాయి టెరాహెర్ట్జ్ను ఉత్పత్తి చేయగల మూలాన్ని తయారు చేయడం అనేది ఒక సవాలు సమస్య కాబట్టి టెరాహెర్ట్జ్ సోర్స్ లు చాలా ఖరీదైనవి కాబట్టి మీరు మీ ప్రధాన లక్ష్యాలలో ఒకటి తక్కువ ధరలో ఉంచడం చాలా ఖరీదైన సోర్స్ ని కలిగి ఉండటం ద్వారా మీరు దానిని ఓడించకూడదు కాబట్టి సోర్స్ ఖరీదైనదని లేదా డిటెక్టర్ ఖరీదైనదని మీకు తెలుసు మరియు ఆ విషయాలన్నీ అలాగే MRIని సరిగ్గా చేయండి టెరాహెర్ట్జ్ మీకు మంచి రిజల్యూషన్ ఇస్తుందనేది నిజం మరియు వాస్తవానికి ఈ విమానాశ్రయ భద్రతకు USలో టెరాహెర్ట్జ్ స్కానర్ ఫుల్ బాడీ స్కానర్ ఉన్నాయి ఇది మీకు వివిధ వస్తువుల ఉనికిని సరిగ్గా చూపుతుంది కానీ అవి చాలా ఖరీదైన పరికరాలు విద్యార్థి అయితే ఈ టెరాహెర్ట్జ్లో తక్కువ చొచ్చుకుపోయే ఈక్విటీ కాబట్టి టెరాహెర్ట్జ్ చాలా తక్కువ చొచ్చుకుపోయే లోతును కలిగి ఉంటుంది కాబట్టి ఈ 1 నుండి 10 గిగాహెర్ట్జ్లోని మైక్రోవేవ్ పౌనఃపున్యాలు నేను శరీరానికి సంబంధించిన చిత్రాలను మరియు భాగాలను చౌకగా పొందగలనని మేము ఆశిస్తున్నాము నేను తక్కువ పౌనఃపున్యాలకు వెళ్లడం వలన తరంగ పొడవుకు ఏమి జరుగుతుంది విద్యార్థి పెరుగుతుంది తరంగదైర్ఘ్యం పెరుగుతుంది కాబట్టి నేను ఒక చిత్రాన్ని పొందుతాను కానీ అది చాలా తక్కువ రిజల్యూషన్తో ఉంటుంది ఇమేజింగ్ రిజల్యూషన్ నేరుగా వేవ్లెంగ్త్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చిత్రించగలమా లేదా అనే విషయాన్ని మనకు చెప్పే అంతర్లీన భౌతిక శాస్త్రం ఏమిటి కాబట్టి ప్రతి ఒక్కరూ పాఠశాలలో ఈ ప్రయోగంలో మీరు ప్రిజమ్లను కలిగి ఉండటం మరియు దాని ద్వారా కాంతిని కలిగి ఉండటం మరియు కాంతి సరిగ్గా వంగడం గమనించారు ఇప్పుడు కాంతి ఎందుకు వంగిపోతుందో ఖచ్చితమైనది ఎందుకంటే అన్ని రంగులు విభిన్న వక్రీభవన సూచికలను కలిగి ఉంటాయి అది మరింత వివరణాత్మక వివరణ కానీ మీరు చూడగలిగేది ఏమిటంటే ఈ కాంతి పుంజం మొదట ఎందుకు వంగిపోయింది ఎందుకంటే ఇది వేవ్ స్కాటర్కి కారణమయ్యే వేరొక మాధ్యమం భిన్నమైన వక్రీభవన సూచికను ఎదుర్కొన్నందున లేదా ఈ సందర్భంలో మనం రిఫ్రాక్ట్ అని చెబుతాము ఇప్పుడు అదే సూత్రం నేను మైక్రోవేవ్ రేడియేషన్కు సరిగ్గా వర్తించగలను కాబట్టి ఇది రొమ్ము కణజాలం యొక్క క్రాస్ సెక్షన్ కి ఉదాహరణ ఇది లేత నీలం రంగుతో ఇవ్వబడుతుంది మరియు ఇది వివిధ భాగాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆ భాగాలు ఇవి కృత్రిమంగా ఉత్పత్తి చేయబడినవి కానీ అవి మీకు తెలిసిన కొన్ని వాస్తవ కణజాలం మరియు క్యాన్సర్ కణజాలం వంటి వాటికి అనుగుణంగా ఉండవచ్చు ఉదాహరణకు లేత నీలం రంగు ఈ విషయాలన్నీ రక్తం కావచ్చు కాబట్టి నేను ఈ మాధ్యమం ద్వారా వేవ్ను పంపినప్పుడు ఏమి జరుగుతుంది ప్రతిసారీ అది విభిన్న వక్రీభవన సూచిక లేదా విభిన్న పర్మిటివిటీని ఎదుర్కొన్నప్పుడు ఆ తరంగం ఏదో ఒక రకమైన విక్షేపణకు లోనవుతుంది ఇప్పుడు మేము స్కాటర్డ్ ఫీల్డ్ని తిరిగి సేకరిస్తాము దానిని ప్రాసెస్ చేసి చిత్రాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము అనేది ఆలోచన కాబట్టి మరింత ఖచ్చితంగా అది తెలిసిన అర్థం కాబట్టి జీవశాస్త్రవేత్తలు దీనిని చేసారు వారు సంగ్రహించారు క్యాన్సర్ కణజాలాన్ని మరియు వారు ఆరోగ్యకరమైన సమస్యను సేకరించారు మరియు వారు మైక్రోవేవ్ లక్షణాలను అధ్యయనం చేశారు కాబట్టి వారు ఈ కణజాలాల పర్మిటివిటీని అధ్యయనం చేశారు కాబట్టి వాస్తవానికి క్యాన్సర్ కణజాలం ఆరోగ్యకరమైన సమస్య నుండి భిన్నమైన అనుమతిని కలిగి ఉంది అది మొదటి ముగింపు సరైనది దాని ఫలితంగా అది విద్యుదయస్కాంత క్షేత్రాన్ని విభిన్నంగా చెదరగొడుతుంది మరియు ఆ సమాచారం ఏదో ఒకవిధంగా స్కాటర్డ్ ఫీల్డ్లోకి ఎన్కోడ్ చేయబడుతుంది కాబట్టి మీరు ఈ సందర్భంలో ఊహించవచ్చు మరియు నేను ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్ తరంగాలను పంపుతున్నాను ఇది నా దగ్గర ఈ ద్రవ బిందువు ఇక్కడ ఉంటే ఈ ద్రవ బిందువు అక్కడ లేకపోతే ఇక్కడి నుండి అల ఏమవుతుంది ఇది నేరుగా వెళుతుంది కానీ ఇప్పుడు ఈ ద్రవ బిందువు ఇక్కడ ఉన్నందున ధ్వని తరంగం సరిగ్గా తిరిగి పరావర్తింస్తుంది కాబట్టి ఈ సమాచారం పరోక్షంగా స్కాటర్డ్ ఫీల్డ్లోకి ఎన్కోడ్ చేయబడుతోంది కాబట్టి మీలో కొందరు దానిని బయటకు తీయవలసి ఉంటుందని సమాచారం విద్యార్థి కాబట్టి ఆరోగ్యకరమైన కణజాలం నుండి కూడా ప్రతిబింబం జరుగుతుంది ఆరోగ్యకరమైన కణజాలం నుండి ప్రతిబింబం కూడా సరైనది అవుతుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో ఎప్పుడైనా మార్పు వచ్చినప్పుడు పరావర్తనం జరుగుతుందని అతను చెప్పింది నిజమే కాబట్టి మేము ఆరోగ్యకరమైన మరియు క్యాన్సర్ కణజాలం మధ్య తేడాను ఎలా గుర్తించాలో మాట్లాడుతాము ఈ విధమైన రొమ్ము క్యాన్సర్ని గుర్తించే సెటప్కి మనల్ని తీసుకువస్తుంది సరే కాబట్టి మనం దానిని దశల వారీగా చూద్దాం కాబట్టి ఇది ఒక విధమైన దశ 1 కాబట్టి ఇక్కడ నా దగ్గర ఈ క్యాపిటల్ D ఉంది ఇక్కడ విచారణ డొమైన్ని చూపుతోంది సరే ఇది మీ తల యొక్క క్రాస్ సెక్షన్ రొమ్ము యొక్క క్రాస్ సెక్షన్ లేదా చెట్టు ట్రంక్ ఏదైనా కావచ్చు కాబట్టి లోపల ఏదైనా తెలియదని నేను చెబుతున్నాను నేను D పర్మిటివిటీ ఏమిటో గుర్తించాలనుకుంటున్నాను కాబట్టి ఆదర్శవంతమైన దృష్టాంతంలో నేను ఏమి చేయాలి ఇది ట్రాన్స్మిటర్ల సమూహం మరియు రిసీవర్ల సమూహంతో ఈ వస్తువును చుట్టుముడుతుంది కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్గా పని చేస్తుంది కాబట్టి నేను ఏమి చేస్తాను నేను ఇక్కడ నుండి ఒక ఇన్సిడెంట్ తరంగాన్ని పంపుతాను ఇది స్కాటర్డ్ గా ఉంటుంది మరియు ఇవి సరిగ్గా సేకరించబడుతుంది కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్ ఫీల్డ్ని కలిగి ఉన్నాను చాలా ప్రతిబింబించే లేదా స్కాటర్డ్ ఫీల్డ్లను నేను స్విచ్ ఆఫ్ చేసి తదుపరి వ్యక్తిని ఆన్ చేస్తాను కాబట్టి దీనిని ఆఫ్ చేస్తాను దీనిని ఆన్ చేసి అదే ప్రయోగాన్ని పునరావృతం చేస్తాను కాబట్టి వస్తువు భ్రమణంగా సుష్టంగా ఉండనవసరం లేదు కాబట్టి నేను దానిని వివిధ కోణాల నుండి చూసినప్పుడు నేను విభిన్న సమాచారాన్ని పొందుతాను కాబట్టి ఈ సమాచారం మొత్తం నిల్వ చేయబడింది మరియు ఇప్పుడు భౌతిక ప్రయోగం ముగిసింది నేను చేయవలసింది ఏమీ లేదు డేటా సేకరణ మాత్రమే నేను చేయవలసి ఉంది ఎందుకంటే అది నాన్ ఇన్వాసివ్ నేను వెళ్లడం లేదు మరియు కత్తిరించడం లేదా ప్రోత్సహించడం లేదా అలాంటిదేమీ కాదు మరియు దశ 2 అనేది నిజమైన సవాలు కాబట్టి నేను సేకరించిన ఈ ఫీల్డ్లను ఉపయోగించాలి మరియు ఒక గణిత సమస్యను పరిష్కరించాలి ఈ గణిత సమస్యను స్పేస్ యొక్క విధిగా పర్మిటివిటీని పొందడానికి విలోమ సమస్యలో పిలుస్తారు కాబట్టి నాకు స్పేస్ యొక్క విధిగా పర్మిటివిటీ కావాలి ఇప్పుడు చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన కణజాలం కూడా తరంగాలను వెదజల్లుతుంది క్యాన్సర్ కణజాలం కూడా తరంగాలను చెదరగొడుతుంది కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత నేను ఏమి చేయాలి కాబట్టి ఇది వాస్తవానికి 3వ దశ నిర్ధారణ భాగానికి తీసుకువస్తుంది కాబట్టి జీవశాస్త్రం మరియు జీవశాస్త్రంలోని మెడిసిన్ విభాగం వ్యక్తులు వారు ఇప్పటికే చాలా కష్టపడి పని చేసారు వారు ఆరోగ్యకరమైన కణజాలం మరియు అనారోగ్య కణజాలం కోసం పర్మిటివిటీని లెక్కించారు రక్త కొవ్వు క్యాన్సర్ ఈ విషయం అంతా పట్టికలో ఉంది కాబట్టి నేను నా ఈ ఎప్సిలాన్ని స్పేస్ ఫంక్షన్గా పొందిన తర్వాత నేను ప్రతి పిక్సెల్ని వెతుకుతాను ఎప్సిలాన్ విలువ ఏమిటి సమీపంలో సరిపోయేది ఏమిటి ఇది కొవ్వా ఇది క్యాన్సరా ఇది ఏమిటి సరిగ్గా క్యాన్సర్ ఉందా లేదా అనేదానిని నేను ఎలా నిర్ధారించగలను మీరు బ్యాక్స్కాటర్డ్ ఫీల్డ్ను మాత్రమే ఉపయోగించి ఈ ప్రయోగాన్ని పునరావృతం చేయగలరా అంటే మీరు కేవలం ఒక ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ని ఉపయోగించాలనుకుంటున్నారా విద్యార్థి అవును ఈ సరఫరాదారు ఏర్పాటుకు బదులుగా విద్యార్థి నేను ఈ లోబో ట్రాన్స్మిట్ మరియు రిసీవర్ని ఒకే వైపు ఉపయోగించవచ్చా కాబట్టి నేను ఈ ట్రాన్స్మిటర్ని ఆన్లో ఉంచుతానని ఇతర రిసీవర్లు ఏవీ లేవు మరియు నేను ఈ ఫీల్డ్ని సేకరిస్తున్నానని మీరు చెబుతున్నారు విద్యార్థి అవును అవును మీరు అలా చేయవచ్చు విద్యార్థి అలాగే కాబట్టి బహుశా నేను దానిని మీ వైపుకు తిప్పుతాను కాబట్టి నేను అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ చేస్తున్నానని అనుకుందాం కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను మీకు చూపుతున్నది నిజానికి పరికరం ఎలా ఉంటుందో దాని యొక్క అగ్ర వీక్షణ కాబట్టి రోగి పడుకుని ఒక స్థూపాకార గదిని కలిగి ఉంటుంది మరియు రోగిని కొద్దిగా క్రిందికి ఉంచారు కాబట్టి రోగిని అన్ని వైపులా ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్లు చుట్టుముట్టారు మరియు మీరు ఇక్కడ ఫీల్డ్ని సేకరిస్తారు ఇప్పుడు మీరు ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటే మరియు మీరు చాలా రిసీవర్లను కలిగి ఉన్నారా లేదా మీరు ఒక ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ సూచనను మాత్రమే ఇష్టపడుతున్నారా అని అకారణంగా ఆలోచించండి కాబట్టి ఒక ట్రాన్స్మిటర్ పంపుతుంది మరియు మీకు వస్తున్న వాటిని తిరిగి సేకరిస్తుంది ఏది మంచిది ప్రతిదీ తిరిగి చెదరగొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు లగ్జరీ ఉంటే ప్రతిచోటా ట్రాన్స్మిటర్లను ఉంచడం ఉత్తమం నా ఉద్దేశ్యం రిసీవర్లను ప్రతిచోటా ఉంచడం మంచిది తద్వారా మీరు ట్రాన్స్మిటర్కు తిరిగి రాని మొత్తం సమాచారాన్ని సేకరించవచ్చు నా ఉద్దేశ్యం సమస్య యొక్క పరిమాణం ఇంకా సెట్ చేయబడలేదు ఇది 2D సమస్యగా కనిపిస్తోంది కానీ కుడివైపున అది 3D సమస్య కావచ్చునని నా ఉద్దేశ్యం కాబట్టి నేను యాంటెన్నా రిసీవర్లు మరియు ట్రాన్స్మిటర్ల యొక్క బహుళ పొరలను కలిగి ఉండవచ్చు కాబట్టి నేను 3D విలోమ సమస్యను పరిష్కరించాలి కానీ ఉదాహరణ కోసం నేను దానిని చూపించిన విధానం 2D సమస్యగా కనిపిస్తోంది అది సరికాదు ఇప్పుడు ఇది రొమ్ము క్యాన్సర్ కోసం ఇప్పుడు అక్కడ ల్యాండ్మైన్ డిటెక్షన్ వంటి వాటి కోసం స్పష్టంగా నేను భూమి కింద రిసీవర్లను కలిగి ఉండలేను కాబట్టి నేను అక్కడ ఏమి చేయగలను ఇంజనీర్గా మీకు తెలిసినది ప్రతిచోటా రిసీవర్లు లేకపోవడం వల్ల మీరు సమాచారాన్ని కోల్పోతున్నారని కాబట్టి మీరు ఏమి చేస్తారు కాబట్టి ఒక సమాధానం ఏమిటంటే మీకు ఎంపిక లేదు మీరు బ్యాక్స్కాటర్డ్ ఫీల్డ్తో జీవించాలి అది చేయడం మంచి మార్గమా చాలా యాంటెన్నాలు కాబట్టి ఇది గ్రౌండ్ మరియు ఇది పరికరం కాబట్టి నేను ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ని కలిగి ఉన్నాను అది పెట్టకుండా నన్ను నిరోధిస్తుంది కాబట్టి వాస్తవానికి దీనిని ట్రాన్స్మిటర్ అని పిలవవద్దు కాబట్టి దీనిని ట్రాన్స్మిటర్ అని పిలుద్దాం కాబట్టి దీనిని ట్రాన్స్మిటర్ అని పిలుద్దాం ఎక్కువ రిసీవర్లను ఇక్కడ ఉంచకుండా నన్ను ఏది నిరోధిస్తుంది సరిగ్గా ఏమీ లేదు కాబట్టి అది ఒక వేవ్ని పంపింది మరియు అది బ్యాక్స్కాటర్డ్ ఫీల్డ్ను కూడా తిరిగి సేకరిస్తుంది అయితే నా ఉద్దేశ్యం ఉదాహరణకు ఇక్కడ కొద్దిగా కోణాల వస్తువు ఉంటే కాబట్టి ఈ ఫీల్డ్ కూడా ఈ పాయింట్లకు తిరిగి వెళ్తుంది మరింత సమాచారం ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటుంది కాబట్టి నేను ల్యాండ్మైన్ డిటెక్షన్ చేస్తున్నట్లయితే నేను దీన్ని చేస్తాను కాబట్టి ఇది సగం స్థలమే నాకు సగం స్థలానికి మాత్రమే యాక్సెస్ ఉంది కాబట్టి పరిమాణం బరువు మరియు వీటన్నింటికీ సరే నేను వీలైనంత ఎక్కువ ట్రాన్స్మిటర్లు మరియు రిసీవర్లను ఉంచాలి మీకు ఆ విలాసం కూడా లేని ఉదాహరణ గురించి ఆలోచించగలరా ఇది చాలా ముఖ్యమైన మరియు బాగా తెలిసిన ఉదాహరణ ఇటువంటి ఒక ఉదాహరణ కాబట్టి మేము ఉదాహరణ 1 రొమ్ము క్యాన్సర్ గుర్తింపుతో ప్రారంభించాము నేను వస్తువును చాలా బాగా ఆవరించగలను అప్పుడు మేము ఉదాహరణ 2 కి వచ్చాము ఇక్కడ నేను వస్తువును చుట్టుముట్టలేను కానీ నేను ఇంకా ఎక్కువ రిసీవర్లను పొందగలను విద్యార్థి ఎయిర్ ప్లేన్ ఎయిర్ ప్లేన్ కంటే కొంచెం సాధారణమా విద్యార్థి RCS విద్యార్థి RCS RCS అవును RCS కానీ అప్లికేషన్ వారీగా విద్యార్థి మిలిటరీ సైనిక మరియు సాధారణ స్పేస్ ఆధారిత రిమోట్ సెన్సింగ్ భూమిని సరిగ్గా పసిగట్టేందుకు ప్రతి దేశం తన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తుందని నా ఉద్దేశ్యం కాబట్టి అక్కడ మీకు భూమి ఇలా ఉందని మరియు మీకు ఒక మలుపు ఉందని మీకు తెలుసు మీ ఉపగ్రహం ఇక్కడే ఉంది అది రాడార్ తరంగాన్ని పంపుతుంది కాబట్టి నేను కేవలం ఛాయాచిత్రాలను తీసే నిష్క్రియ ఉపగ్రహం గురించి మాట్లాడటం లేదు నేను రాడార్ ఉపగ్రహం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీనికి రాడార్ ఉంది ఇది పల్స్ను పంపుతుంది ఇక్కడ అది ఒక పల్స్ను పంపుతుంది భూమిపై ఉన్నదానిపై ఆధారపడి తరంగం అన్ని దిశలలో తిరిగి పరావర్తిస్తుంది కానీ అది అంతరిక్షంలో ఒక రాడార్ కాబట్టి సేకరించడానికి స్పేస్ మరియు టైం లో ఒకే సమయంలో రాడార్ ఉపగ్రహాల సమూహాన్ని కలిగి ఉండే ఈ లగ్జరీ నాకు ఖచ్చితంగా లేదు కాబట్టి ఇక్కడ నాకు బ్యాక్స్కాటర్డ్ సమాచారానికి మాత్రమే యాక్సెస్ ఉంది కాబట్టి ఇది కొంత కోణంలో సమస్య 3 అత్యంత సవాలుగా ఉన్న సమస్య ఎందుకంటే నాకు చాలా తక్కువ సమాచారం ఉంది అయినప్పటికీ నేను మొత్తం భూమిని మ్యాప్ చేయడానికి ప్రయత్నించాలనుకుంటున్నాను కాబట్టి ప్రాథమిక సూత్రం ఏమిటంటే మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువ పరిమితం చేసుకుంటారో మీరు సమస్యను మరింత కష్టతరం చేస్తారు కాబట్టి ఏదైనా రూపకల్పన చేయడానికి ముందు ఇచ్చిన దృష్టాంతంలో నేను ఎంత సమాచారాన్ని పొందగలను అనేదానిని గరిష్టీకరించడానికి ప్రయత్నించండి ఉదాహరణకు కుడివైపు గోడలో పగుళ్లు అది కాలమ్గా ఉన్నట్లయితే నాకు చుట్టుపక్కల విలాసం ఉంది కానీ నాకు భారీ గోడ ఉంటే అది సమస్య 2 లాగా ఉంటుంది అప్పుడు నేను దాని చుట్టూ మీకు తెలిసిన చుట్టూ తిరగలేను కాబట్టి నేను అదే ప్లేన్ లో ట్రాన్స్మిటర్ రిసీవర్ల శ్రేణిని కలిగి ఉంటాను కాబట్టి మీరు దీన్ని ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఇంజనీర్గా మీ ఇష్టం మనం దానిని ఇక్కడ వ్రాస్దాం ఇది రిమోట్ సెన్సింగ్ మరియు ఈ రిమోట్ సెన్సింగ్ అంతరిక్షం నుండి కావచ్చు ఇది ఎయిర్బోర్న్ రాడార్ ద్వారా కావచ్చు ఇది సైనిక అప్లికేషన్ విషయంలో సర్వసాధారణం మీరు రాడార్ను విమానంలో మౌంట్ చేస్తారు